హాయ్ ఈ ప్రత్యేక ల్యాబ్ తరగతి కి స్వాగతం ఈ ల్యాబ్ తరగతిలో మైక్రోస్కోప్ ను ఎలా ఆపరేట్ చేయాలో మరియు మైక్రోస్కోప్ ను ఉపయోగించి వివిధ సెన్సార్లను ఎలా చూడాలో మేము మీకు చూపుతాము ఇప్పుడు ల్యాబ్ క్లాసులో ఒక దానిలో మీరు ప్రాథమికంగా మూడు మైక్రోస్కోప్ ని కలిగి ఉన్నారుఒకటి స్టీరియో మైక్రోస్కోప్రెండవది ఇన్వర్టెడ్ మైక్రోస్కోప్మరియు మూడవది మెటలర్జికల్ మైక్రోస్కోప్ అప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లను స్కాన్ చేయడం వంటి అధునాతన మైక్రోస్కోప్ లు ఉన్నాయి ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్లు మరియు మరెన్నో ఉన్నాయి ఈ ప్రయోగశాల తరగతిలో మేము చూపించబోయేది ఏమిటంటే మీరు మైక్రోస్కోప్ క్రింద సెన్సార్ ను ఎలా చూడగలరు మరియు సెన్సార్లు సరిగ్గా చేయబడ్డాయో లేదో గుర్తించవచ్చు ఉదాహరణకు మీకు ఇక్కడ ఇంటర్ డిజిటేటడ్ ఎలెక్ట్రోడ్స్ చూపిస్తున్నాను ఈ రెండు ఎలక్ట్రోడ్ల మధ్య దూరం 10 మైక్రాన్లు ఈ రెండు ఎలక్ట్రోడ్ ల మధ్య దూరం 10 మైక్రాన్లు ఉందో లేదో మరియు ఎలక్ట్రోడ్లు విరిగిపోయాయేమో మీరు మైక్రోస్కోప్ సహాయంతో చూడవచ్చు కాబట్టి సెన్సార్లను తనిఖీ చేయడానికి మైక్రోస్కోప్ ను ఎలా ఉపయోగించాలి అనేది ఈ ప్రత్యేక ప్రయోగశాలలో భాగం టిష్యూ ని ఎలా డీఫ్రాఫినిజ్ చేయాలో ఇంతకు ముందు మీకు నేర్పించిన అనిల్ ఈ ప్రత్యేకమైన భాగాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు సెన్సార్లు మరియు యాక్యుయేటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించే ప్రయోగాలను మేము రూపొందించాము కాబట్టి ఇది మంచి ఆలోచన అప్లికేషన్ ని ఉద్దేశించి మాత్రం కాదు నేను చాలా థియరీ క్లాసులలో ఫ్యాబ్రికేషన్ కోణం నుండి మాత్రమే కాకుండా COSMOL మల్టీఫిజిక్స్ ను సిమ్యులేషన్ ను ఉపయోగించి కవర్ చేశాను ఆపై సిగ్నల్ కండిషనింగ్ మాడ్యూళ్ళతో సిగ్నల్ కండిషనింగ్ మాడ్యూల్ సెన్సార్ల ఇంటిగ్రేషన్ తో అమలు చేస్తాను దానిలో ఎక్కువ భాగం మరొక TA ల్యాబ్ కాంపోనెంట్ లో కొంత భాగాన్ని తీసుకుంది ఆపై ప్రతి ల్యాబ్ ను విడిగా మీకు చూపిస్తారుతద్వారా క్యారెక్టరైజేషన్ టూల్స్ ఏమిటో మీరు అర్థం చేసుకుంటారు ఇంకా మీరు ల్యాబ్ కాంపోనెంట్ లో ఒక దానిని చూసినట్లయితే వ్యాక్యూమ్ సిస్టం యొక్క ప్రతి భాగం ఎలా ఉంటుందో మేము మీకు నేర్పించాము మేము సరైన సమయం లో ఉన్నాము ఎందుకంటే కొత్త పరికరాలన్నీ ఈ ప్రయోగశాల లో ఉన్నాయి ఇది చాలా మంచి విషయం ఎందుకంటే సాధారణంగా మనం మొత్తం పరికరాలను చూస్తాము పరికరాలలో ఏముందిపరికరాల లోపల ఏమిటి అనేది ల్యాబ్ క్లాస్ లో మేము మీకు నేర్పించాము ఇది ఫిజికల్ వేపర్ డికంపోజిషన్ టెక్నాలజీ ఇది థర్మల్ ఎవేపరేషన్ కమ్ ఇ బీమ్ ఎవేపరేషన్ లేదా లెస్ ఇ బీమ్ ఎవేపరేటర్ కాబట్టి మీరు దీని పై దృష్టి పెట్టండి ఎందుకంటే మైక్రోస్కోప్ లో మీకు చూపించబోయే ఈ సెన్సార్లు ఈ ప్రత్యేకమైన పరికరాలు మరియు ఇతర పరికరాలను ఉపయోగించి ఫ్యాబ్రికేట్ చేయబడ్డాయి మేము మీకు ప్రయోగశాలలో చూపించాము దీన్ని థర్మల్ ఎవేపరేటర్ అని పిలుస్తారుఇది వివిధ మెటల్స్ ని సబ్స్ట్రేట్ పై డిపాజిట్ చేయడానికి సహాయపడుతుంది అదే విధంగా ఇ బీమ్ ఆపరేటర్ కూడా మీకు సహాయపడుతుందినేను ఇ బీమ్ మరియు థర్మల్ ఎవేపరేటర్ గురించి థియరీక్లాస్ లో నేర్పించాను కాబట్టి మీరు ఆ థియరీ క్లాసు ను గుర్తుకు తెచ్చుకోవచ్చు కాబట్టి నేను మీకు సెన్సార్లను చూపించమని అనిల్ ను అభ్యర్థిస్తాను నీవు వారికి మైక్రోస్కోప్ క్రింద సెన్సార్లను చూపించు మరియు అవి ఎలా ఉన్నాయో కాబట్టి నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో చూస్తాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఈ మాడ్యూల్ కు స్వాగతం మునుపటి మాడ్యూల్ లో బంగారం తో పూర్తిగా డిపాజిట్ అయిన సిలికాన్ పొరను మరియు థిక్నెస్అంటే ఏమిటి దీన్ని మీరు ఎలా డిజైన్ చేస్తారు అనేది మనం చూశాము ఈ రోజు మేము బంగారాన్ని పాటర్న్ చేయడం ద్వారా చేసిన ఒక చిన్న సెన్సార్ ను మీకు చూపించబోతున్నాను కాబట్టి నేను దానిని నా చేతిలో ఒక ట్విస్టర్లో పట్టుకున్నాను మీరు దానిని నా చేతిలో చూడవచ్చు ఈ డిజైన్ లో చాలా పాటర్న్స్ ఉన్నాయిఅయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు ప్రతి మలుపులోనూ మైక్రోస్కోప్ క్రింద చూసినప్పుడు 200 నానో మీటర్ స్పేస్ మరియు వెడల్పు గల ఇంటర్ డిజిటెడ్ ఎలక్ట్రోడ్ నిర్మాణాన్ని చూడవచ్చు అది ప్రెసిషన్ కాబట్టి ఈ పరికరం ఆప్టికల్ లితోగ్రఫీ కాకుండా ఎలక్ట్రాన్ భీమ్ లితోగ్రఫీ ని ఉపయోగించి తయారు చేయబడింది మీరు ఆప్టికల్ లితోగ్రఫీ గురించి నేర్చుకున్నారు ఎలక్ట్రాన్ బీమ్ లితోగ్రఫీ కోసం మనం ఎందుకు వెళ్ళాము ఎందుకంటే మీరు పరికరాన్ని స్పష్టంగా చూడవచ్చు కుడి మలుపులు మరియు ఎడమ మలుపులు చాలా ఉన్నాయని చూడవచ్చు కానీ ఈ ఎడమ మలుపులు నిరంతరాయంగా లేవని మైక్రోస్కోప్ క్రింద నేను మీకు చూపిస్తాను మరియు ఈ మలుపుల జంక్షన్ వద్ద వాస్తవానికి ఇంటర్ డిజిటెడ్ ఎలక్ట్రోడ్ నిర్మాణం వుంది ఇది ఎలక్ట్రాన్ బీమ్ లితోగ్రఫీ ఉపయోగించి ఫ్యాబ్రికేట్ చేయబడింది ఎలక్ట్రాన్ బీమ్ లితోగ్రఫీ ఎందుకు ఎందుకంటే ఆప్టికల్ లితోగ్రఫీ కి 2 మైక్రాన్ లేదా 3 మైక్రాన్ ఫీచర్ సైజు మాత్రమే ఉంటుంది దానికంటే తక్కువ గా వెళ్లలేము ఎందుకంటే ఉపయోగించిన కాంతి యొక్క ఇన్హెరెంట్ నేచర్ వలన మేము యు వి లేజర్ ఉపయోగిస్తాము మేము దానికంటే తక్కువ వెళ్ళలేము ఎందుకంటే ఇది ప్రాథమికంగా ఇంటర్ఫేరెన్సు పాటర్న్స్ ను నివారిస్తుంది మరియు పాటర్న్ అంటే ఏమిటి పాటర్న్ అనేది పొరపై ఏర్పడినది ఇప్పుడు మీరు ఎలక్ట్రాన్ భీమ్ లితోగ్రఫీ కి వెళితే ఎలక్ట్రాన్ భీమ్ వేవ్లెంత్ విజిబుల్ లైట్ కంటే చాలా తక్కువగా ఉంటుంది లేదా ఆప్టికల్ స్పెక్ట్రమ్ లో ఏదైనా ప్లాంక్ సిద్ధాంతం ప్రకారం మీరు hc𝝀 ను కనుగొనవచ్చు hnu అంటే ఏమిటి hnu అంటే ఎలక్ట్రాన్ ఎనర్జీhc𝝀 కాబట్టి ఎలక్ట్రాన్ భీమ్ ఎక్కువ శక్తి ఉంటుంది అంటే అర్థం వేవ్లెంత్ చాలా తక్కువ మరియు తక్కువ వేవ్లెంత్ ఉంటే మీరు పొరపై పొందగలిగే పరిమాణం చాలా చిన్నది దాని వెనుక ఉన్న ప్రాథమిక శాస్త్రం అదే ఎందుకంటే మనం ప్రాక్టికల్ గా తయారు చేసేది మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ తో ముడిపడి ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు hc𝝀 సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్ బీమ్ ఉపయోగించబడుతుందని నేను మీకు చెప్పానుకాబట్టి 𝝀 విలువ తక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము ఈ ఎలక్ట్రాన్ భీము ని పాటర్న్స్ చేయడానికి ఉపయోగిస్తాము ఇక్కడ మీరు వేపర్ ని చూడవచ్చు దీనిని మైక్రోస్కోప్ క్రింద చూద్దాం మేము ఇక్కడ చూడటానికి మెటలర్జికల్ మైక్రోస్కోప్ను ఉపయోగిస్తున్నాము మరియు దాని లక్షణాలను చూడడానికి దాదాపు 20 X మాగ్నిఫికేషన్ వరకు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి మానిటర్ ఆన్ చేద్దాం కాబట్టి ఇది మెటలర్జికల్ మైక్రోస్కోప్ మనకు X ఉంది ఈ మైక్రోస్కోప్ ను గురించిన కోర్సు యొక్క అన్ని భాగాలను చూశాము కాబట్టి ఇక్కడ నేను ఒక నమూనాను 10 X మాగ్నిఫికేషన్ క్రింద ఉంచాను ఇక్కడ మీరు ఉన్న దానిని చూడలేరు మేము స్క్రీన్ లో చూస్తాము ఇప్పుడు నమూనా మైక్రోస్కోప్ క్రింద ఉంచబడింది మన లక్ష్యం 10x మాగ్నిఫికేషన్ వద్ద చూడటం ఇప్పుడు మనము స్క్రీన్ వైపు చూస్తాము ఇప్పుడు నేను దానిని స్క్రీన్ పైకి తెస్తాను కాబట్టి మీరు సెన్సార్ లో చూసిన కంటిన్యూయస్ లైన్స్ మరియు ఎలక్ట్రోడ్ లు ఉన్న జంక్షన్ ను మనం చూడవచ్చు మీరు జంక్షన్ మరియు ఎలక్ట్రోడ్ ల మధ్య ఉన్న జంక్షన్ ను చూడవచ్చు ఇప్పుడు మీరు దీన్ని స్పష్టంగా చూడవచ్చు ఇప్పుడు నేను ఆటో ఎక్స్పోజర్ ను అడ్జస్ట్ చేశాను కాబట్టి మొదట ఇది కంటిన్యూయస్ లైన్ గా చూపబడింది కానీ ఎలక్ట్రోడ్లు ఉన్నచోట డిస్కంటిన్యూటీ ఉందని మీరు చూడవచ్చు ఇప్పుడు అధిక మాగ్నిఫికేషన్ కు వెళదాం స్క్రీన్ వైపు చూస్తూనే ఉండండి 20 X మాగ్నిఫికేషన్ కు వెళ్తాము కాబట్టి నేను అదే పరికరం లో అధిక మాగ్నిఫికేషన్ కు వెళ్లాను మీరు దీన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు ఇప్పుడు కూడా ఇది చాలా స్పష్టంగా కనిపించదు కాబట్టి 50 X మాగ్నిఫికేషన్ కు వెళ్దాం ఇప్పుడు నేను 50 X మాగ్నిఫికేషన్ వద్ద ఉన్నాను ఇక్కడ మీరు ఇంటర్ డిజిటెడ్ ఎలక్ట్రోడ్ నిర్మాణాన్ని చూడవచ్చు ఇవి ప్రధాన ఎలక్ట్రోడ్లు మీరు ఇంటర్ డిజిటెడ్ ఎలక్ట్రోడ్ నిర్మాణాన్ని50 X మాగ్నిఫికేషన్ వద్ద చూడవచ్చు చాలా సున్నితంగా సబ్స్టేట్ ను కదిలించాలి ఇక్కడ మీరు ఎలక్ట్రోడ్ నిర్మాణం చూడవచ్చు నేను 100 X మాగ్నిఫికేషన్ కు కూడా వెళ్లి మీకు చూపించవచ్చు ఇప్పుడు 100 X నేను మాగ్నిఫికేషన్ కు వెళ్తున్నాను ఇది 100 X మాగ్నిఫికేషన్ ఎక్స్పోజర్ను పెంచుకుందాం మీరు ఇప్పుడు డు చాలా స్పష్టంగా చూడవచ్చు ఇవి ప్రధాన ఎలక్ట్రోడ్లు మీరు ఇంటర్ డిజిటెడ్ ఎలక్ట్రోడ్ నిర్మాణం చాలా స్పష్టంగా చూడవచ్చు ఇంటర్ డిజిటెడ్ అంకెలు ఉన్నాయిమేము ఇంతకు ముందే మీకు వీటిని వివరించాము కాబట్టి ఇది చాలా చిన్నది మీరు గమనించండి మేము 5 X మాగ్నిఫికేషన్ వద్ద మొదలు పెట్టాము ఇప్పుడు మేము దీనిని చూడడానికి 5 X 20 X 50 X 100 X మాగ్నిఫికేషన్ నుండి వచ్చాము కాబట్టి ఇవన్నీ 200 నానోమీటర్ థిక్నెస్ మరియు నానోమీటర్ వెడల్పు మరియు ఇంటర్ డిజిటెడ్ ఎలెక్ట్రోడ్స్ ఇ బీమ్ లితోగ్రఫీని ఉపయోగించి మాత్రమే వీటిని తయారు చేయవచ్చు ఈ సెన్సార్ చాలా ప్రత్యేకమైన ప్రక్రియను ఉపయోగించి తయారు చేయబడింది ఇక్కడ మేము ఆప్టికల్ లితోగ్రఫీ మరియు ఇ బీమ్ లితోగ్రఫీ ఈ రెండింటినీ కలిపాము ఈ పెద్ద లైన్స్ ఆప్టికల్ లితోగ్రఫీ తో తయారు చేయబడ్డాయి ఈ చిన్న లైన్స్ ఇ బీమ్ లితోగ్రఫీ తో తయారు చేయబడ్డాయి ఆప్టికల్ లితోగ్రఫీ పాటర్న్ ను ఒకేసారి సబ్స్ట్రేట్ పైకి పంపుతుంది ఇ బీమ్ లితోగ్రఫీ వెళ్లి ఆ నమూనాను వ్రాయాలి మీరు 4 అంగుళాల సిలికాన్ పొరపై ఇ బీమ్ లితోగ్రఫీ ను ఉపయోగించి ఇలాగే చేయడానికి ప్రయత్నిస్తే లితోగ్రఫీ ని పూర్తి చేయడానికి రోజులు పడుతుంది అందుకే ఆప్టికల్ లితోగ్రఫీ తో పెద్ద లైన్స్ మరియు ఇ బీమ్ లితోగ్రఫీ తో చిన్న లైన్స్ చేస్తాము కాబట్టి మీరు చాలా అద్భుతమైన వివిధ లితోగ్రఫీ పద్ధతులను అర్థం చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను మరియు ఇక్కడ మన సెన్సార్ ని చూశాము ఇలాగే మరికొన్ని సెన్సార్లను చూస్తాం మరియు తరువాత బయోలాజికల్ సాంపిల్స్ ను ఉపయోగించి సెన్సార్లను ఎలా పరీక్షిస్తారు అనేది చూస్తాం మీరు ఇక్కడ ఒక ప్రత్యేకమైన సెన్సార్ ను చూశారు ఇది ఆప్టికల్ లితోగ్రఫీ మరియు ఇ బీమ్ లితోగ్రఫీ కలయిక తో తయారుచేయబడింది సెన్సార్ ను స్పష్టంగా చూడడానికి 100 X మాగ్నిఫికేషన్ కు వెళ్లాలి ఇతర మాడ్యూళ్ళలో మనం మరికొన్ని సెన్సార్లను చూస్తాము కనీసం రెండు లేదా మూడు సెన్సార్లను మనం చూస్తాము అవి చాలా ప్రత్యేకమైన నిర్మాణాలు సెన్సార్లతో పరీక్షించడానికి అవసరమైన బయోలాజికల్ ఆపరేషన్ ఏమిటి అనేది నేను మీకు చూపిస్తాను నేను మీకు టిష్యూస్ యొక్క డిప్పారఫినైసింగ్ను చూపిస్తాను ఎందుకంటే వాటి లక్షణాలను కొలవడానికి టిష్యూస్ తో సెన్సార్లను ఉపయోగిస్తారు అనేది చూపిస్తే ఈ కోర్సు యొక్క ప్రయోగశాల విభాగం దాదాపు పూర్తి అవుతుంది ధన్యవాదాలు